ఇంజనీరింగ్ కోర్సు కోసం అసెస్మెంట్ ప్యాట్రన్ మరియు అసెస్మెంట్ సాధనాలను రూపొందించే విధానాన్ని మేము అర్థం చేసుకున్నాము ఈ యూనిట్ యొక్క ఫలితం ఇంజనీరింగ్ కోర్సు కోసం ఐటెమ్ బ్యాంకుల రూపకల్పన ప్రక్రియను అర్థం చేసుకోవడం మేము మరింత ముందుకు వెళ్ళే ముందు నేను కొన్ని సమస్యలను తాకాలనుకుంటున్నాను మేము ఈ సమస్యలను ఈ యూనిట్ చివరిలొ చూస్తాము కొంతమంది బోధకులకు ఐటమ్ బ్యాంక్ను డిజైన్ దశలో సరైన భాగంగా పరిగణించడం గురించి కొంత రిజర్వేషన్లు ఉండవచ్చు నిజమే ఇది భిన్నంగా ఉంటుంది ఈ దశలో ఐటెమ్ బ్యాంక్ రూపకల్పన వల్ల ప్రయోజనాలు ఉన్నాయని మనం చూస్తాము రెండవ సమస్య ఏమిటంటే మేము ఐటమ్ బ్యాంక్ లేదా క్వశ్చన్ బ్యాంక్ అని చెప్పిన క్షణం అధ్యాపకుల యొక్క కొన్ని విభాగాలు ఇది విద్యార్థుల అభ్యాస నాణ్యతను తగ్గిస్తుందని భావించవచ్చు ఈ యూనిట్ చివరిలో మేము ఈ సమస్యలకు పరిష్కారం చూస్తాము కాని ఈ రెండు సమస్యలు వాయిదా వేసి ప్రస్తుతం ఇంజనీరింగ్ కోర్సు కోసం ఐటమ్ బ్యాంకుల రూపకల్పన ఆలోచనతో మేము ముందుకు వెళ్తాము ఐటమ్ బ్యాంక్ ప్రకారం ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం నిర్వహించిన పెద్ద సంఖ్యలో పరీక్షా వస్తువుల సమాహారం ముఖ్యమైన అంశాలలో ఒకటి ఇది చాలా పెద్ద సంఖ్యలో పరీక్షా వస్తువులు నాణ్యమైన ఐటెమ్ బ్యాంక్ దాని ప్రయోజనానికి ఉపయోగపడుతుందని నిర్ధారించడానికి ఇది చాలా ముఖ్యం క్విజ్లు అసైన్మెంట్లు అంతర్గత పరీక్షలు మరియు సెమిస్టర్ ఎండ్ పరీక్షల కోసం పరీక్షా పరికరాల రూపకల్పన అవసరాలను తీర్చడం ఐటమ్ బ్యాంక్ యొక్క ఉద్దేశ్యం ప్రధానంగా ఐటెమ్ బ్యాంక్ యొక్క ఉద్దేశ్యం వివిధ రకాల మదింపుల కోసం నాణ్యతా అంచనా సాధనాలను రూపొందించడం క్విజ్లు అసైన్మెంట్లు అంతర్గత పరీక్షలు లేదా CIE మరియు SEE యొక్క పరీక్షలు మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఐటెమ్ బ్యాంక్లో చేర్చబడిన అంశాలను తప్పక సమీక్షించాలి ఐటెమ్ బ్యాంక్లోకి ప్రవేశించే ముందు వాటిని సమీక్షించే ప్రక్రియ ఉండాలి ఐటెమ్ బ్యాంకులో చేర్చబడిన సమీక్షించిన వస్తువులకు కొన్ని నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయని నిర్ధారించారు అంశాలతో కొన్ని సమస్యలు కావచ్చు భాష యొక్క సమస్యలు ప్రశ్న పదజాలంలో ఉన్న అస్పష్టతలు ప్రశ్న ఎదురయ్యే విధంగా సాంకేతిక లొసుగులు ఉండవచ్చు ఐటెమ్ బ్యాంక్లోకి ప్రవేశించడానికి అనుమతించబడటానికి ముందే వాటిని సమీక్షించే ప్రక్రియ అవసరం ఐటెమ్ బ్యాంక్లో చేర్చబడిన అంశాలు సమీక్షా ప్రక్రియ ద్వారా వెళ్ళాలి ఐటెమ్ బ్యాంక్లో ఈ వస్తువులను ఉపయోగించుకోవటానికి ఒక నిర్దిష్ట మదింపు పరికరాన్ని కంపోజ్ చేస్తున్నప్పుడు మాకు కొంత అదనపు సమాచారం అవసరం అంశాలు అనేక పారామితులతో ట్యాగ్ చేయబడతాయి మేము ప్రస్తుతం అంశాలను ట్యాగ్ చేయవలసిన పారామితులు ఏమిటో చూస్తాము అసెస్మెంట్ పరికరాన్ని కంపోజ్ చేయడంలో అంశాలను సమర్థవంతంగా ఉపయోగించడానికి ఇది అవసరం సాఫ్ట్వేర్ సాధనాలను స్వయంచాలక పద్ధతిలో ఉపయోగించి పరీక్షా సాధనాలను ఉత్పత్తి చేయాలంటే ఐటెమ్ బ్యాంక్ను డేటాబేస్గా నిర్వహించాల్సిన అవసరం ఉంది అసెస్మెంట్ సాధనాలను ఉత్పత్తి చేయాలంటే స్పష్టంగా మేము ఐటెమ్ బ్యాంక్ను ఒక రకమైన డేటాబేస్గా నిర్వహించాలి ఒకవేళ సంస్థ ఐటెమ్ బ్యాంక్ను మానవీయంగా మాత్రమే ఉపయోగిస్తున్నప్పటికీ దాన్ని ఉపయోగించడం సులభం చేస్తుంది ఈ ఐటమ్ బ్యాంకులు మనకు ఎందుకు అవసరం మంచి నాణ్యత గల మదింపు సాధనాలను కంపోజ్ చేయడమే ప్రధాన ఉద్దేశ్యం దేశవ్యాప్తంగా అనేక రకాల విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలలో ఉత్పత్తి చేయబడిన పెద్ద సంఖ్యలో అసెస్మెంట్ సాధనాలు ముఖ్యంగా సెమిస్టర్ ఎండ్ పరీక్షా పత్రాలు అందుబాటులో ఉన్నాయి అనేక సంస్థలలో అవి వెబ్లో అందుబాటులో ఉన్నాయి అంతర్గత అంచనా పరీక్షా పత్రాలు కూడా చాలా సందర్భాలలో అందుబాటులో ఉన్నాయి కొన్ని పరిమితులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి మరియు ఈ సమస్యలు లేని పరికరాన్ని కంపోజ్ చేయడానికి ఐటెమ్ బ్యాంక్ అవసరం అనేక ఐటెమ్ బ్యాంకులలో మీరు చూడగలిగే విలక్షణ పరిమితులు ఏమిటి భాషా సందిగ్ధతలు మరియు సాంకేతిక లోపాలు మరోసారి ఇది మెజారిటీ వాయిద్యాలు అలాంటివి లేదా ప్రతి వాయిద్యం ఇలాంటివి అని చెప్పలేము కానీ అనేక మదింపు సాధనాలకు ఈ పరిమితులు ఉన్నాయన్నది నిజం ప్రతిస్పందించడానికి అవసరమైన సమయం మరియు ప్రశ్న యొక్క పరిధి మధ్య అసమానతలు ఇది మేము ఉపయోగిస్తున్న నిర్దిష్ట మదింపు పరికరంపై ఆధారపడి ఉంటుంది మరియు ఒక నిర్దిష్ట ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సగటు విద్యార్థి కొంత సమయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము కానీ అవసరమైన వాస్తవ సమయం దాని కంటే చాలా ఎక్కువ లేదా దాని కంటే చిన్నది కావచ్చు చాలా తరచుగా ఇది ఊహించిన సమయం కంటే చాలా ఎక్కువ ప్రశ్నపత్రాన్ని చాలా పొడవుగా చేస్తుంది CO లు లేదా యూనిట్లు లేదా విషయాలు మరియు అభిజ్ఞా స్థాయిలలో ప్రశ్నల అసమాన పంపిణీ CO లలో ప్రశ్నల అసమాన పంపిణీ ఇచ్చిన అంతర్గత పరీక్ష మూడు CO లను కలిగి ఉంటుంది CO1 CO2 CO3 కానీ వాస్తవానికి ఆ పరికరం ప్రధానంగా CO1 మరియు CO2 లను మాత్రమే కవర్ చేస్తుంది CO3 ఆ అంచనా పరికరంలో స్వల్ప దృష్టిని మాత్రమే పొందవచ్చు తరగతి గదిలో CO3 కోసం బోధకుడు గడిపిన సమయానికి ఇది సాపేక్షంగా ఉంటుంది అభిజ్ఞా స్థాయిలలో అసమాన పంపిణీ CO లు అన్నీ వర్తించే స్థాయిలో ఉన్నాయి కానీ ప్రధానంగా అడిగే ప్రశ్నలు అర్థం చేసుకునే స్థాయిలో ఉంటాయి లేదా గుర్తుంచుకునే స్థాయిలో ఉంటాయి దిగువ స్థాయిలో మనకు ఎటువంటి ప్రశ్నలు ఉండకూడదని ఇది సూచించదు CO వర్తించే స్థాయిలో ఉంటే కొన్ని అంశాలను తక్కువ అభిజ్ఞా స్థాయిలలో అర్థం చేసుకోవడం లేదా గుర్తుంచుకోవడం మంచిది ప్రధానంగా అన్ని వస్తువులు తక్కువ స్థాయిలో ఉంటే అప్పుడు పరికరం యొక్క నాణ్యత అనుమానాస్పదంగా మారుతుంది అసమాన ఇబ్బంది స్థాయిలు ప్రశ్న ఒక నిర్దిష్ట CO మరియు అభిజ్ఞా స్థాయి మ్యాచ్లకు అనుగుణంగా ఉంటుంది అయితే ఇబ్బంది స్థాయిలు అనేక ప్రశ్నలలో గణనీయంగా మారుతాయి అది కూడా సంభవించే సమస్యలలో ఒకటి కొన్ని సందర్భాల్లో ఈ సమస్యలలో కొన్నింటిని నివారించడానికి అసెస్మెంట్ ఐటమ్ల యొక్క అభిజ్ఞా స్థాయిలు తక్కువ స్థాయికి తగ్గించబడతాయి దీని ఫలితంగా విద్యార్థులందరి అభ్యాస నాణ్యత తగ్గుతుంది ఈ పరిమితులన్నింటినీ అధిగమించడానికి ఐటెమ్ బ్యాంక్ను కలిగి ఉండటం సౌకర్యంగా ఉంటుంది అన్ని అంశాలు అవి సమీక్షించబడే ఒక ప్రక్రియ ద్వారా సాగాయి మరియు నాణ్యమైన అంశాలు ఐటమ్ బ్యాంక్లోకి మాత్రమే ప్రవేశించాయి ఐటెమ్ బ్యాంక్ను సృష్టించడానికి గణనీయమైన కృషి అవసరమన్నది నిజం ముఖ్యంగా మొదటిసారి ఒక ఐటెమ్ బ్యాంక్ను సృష్టిస్తున్నప్పుడు గణనీయమైన ప్రయత్నం ఉంది మొదటిసారిగా ఐటమ్ బ్యాంక్ను సృష్టించడానికి అధ్యాపకులు అవసరమైన సమయాన్ని విడిగా ఖర్చు చేయాలి తదనంతరం ఇది ఎక్కువ సమయం తీసుకోకపోవచ్చు ఎందుకంటే మేము ఐటెమ్ బ్యాంక్ను మాత్రమే సవరించాల్సిన అవసరం ఉంది బహుశా కొన్ని వస్తువులను జోడించవచ్చు కొన్ని అంశాలను తొలగించవచ్చు మొదటిసారి మంచి ఐటమ్ బ్యాంక్ను రూపొందించడానికి ఇది చాలా కృషి చేస్తుంది అయితే ఐటమ్ బ్యాంక్ కలిగి ఉండటంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషన్ పేపర్ రూపకల్పనలో మంచి నాణ్యమైన క్విజ్లు క్లాస్ టెస్ట్లు అసైన్మెంట్లు మరియు విశ్వవిద్యాలయ స్థాయిలో కూడా ఫ్యాకల్టీ గణనీయమైన సమయాన్ని ఆదా చేయవచ్చు మంచి మరియు ఏకరీతి నాణ్యత గల మదింపు సాధనాలను అమర్చినప్పుడు విశ్వవిద్యాలయ స్థాయిలో పేపర్ సెట్టర్లు ఎంతో ప్రయోజనం పొందుతారు ఒకసారి మనకు ఐటెమ్ బ్యాంక్ మరియు అది సరైన డేటాబేస్ వలె సృష్టించబడితే అంచనా మరియు మూల్యాంకనం సృష్టించడం మరియు నిర్వహించడం వంటివి లేదా అన్ని ప్రక్రియలను కంప్యూటరీకరించవచ్చు ఇది మళ్ళీ గణనీయమైన సమయాన్ని ఆదా చేస్తుంది వాస్తవానికి ఈ రోజు మీరు అనేక స్వయంప్రతిపత్త సంస్థలు స్వయంప్రతిపత్తి లేని సంస్థలు మరియు విశ్వవిద్యాలయాలలో చూస్తే వాస్తవానికి వారి సమయం యొక్క ముఖ్యమైన భాగం పరీక్షా ప్రక్రియకు కేటాయించబడింది ప్రశ్నపత్రాలను ఏర్పాటు చేయడం వాటిని మూల్యాంకనం చేయడం ఫలితాన్ని ప్రకటించడం ఈ విషయాలన్నీ గణనీయమైన సమయం తీసుకుంటాయి మరియు చాలా ప్రయత్నాలు ఈ కార్యకలాపాల కోసం మాత్రమే కేటాయించబడతాయి డేటాబేస్ వలె ఎలక్ట్రానిక్ అందుబాటులో ఉన్న మంచి నాణ్యమైన ఐటమ్ బ్యాంక్ మన వద్ద ఉంటే ఈ ప్రక్రియలను చాలా కంప్యూటరీకరించవచ్చు ఐటెమ్ బ్యాంకుల రకాలు ఏమిటి భారతదేశంలో ప్రాథమికంగా రెండు రకాల కళాశాలలు ఉన్నాయని మాకు తెలుసు టైర్ 1 మరియు టైర్ 2 సంస్థలు టైర్ 1 ఇన్స్టిట్యూట్స్ స్వయంప్రతిపత్తి కలిగివుంటాయి వాటికి స్వంత అంచనా విధానాలు మరియు ప్రక్రియలు ఉన్నాయి అయితే టైర్ 2 సంస్థలలో సాధారణంగా CIE వారి పరిధిలో ఉంటుంది కాని SEE విశ్వవిద్యాలయం చేతులో ఉంటుంది అందువల్ల ఐటెమ్ బ్యాంకులు ప్రధానంగా క్విజ్లు అసైన్మెంట్లు మరియు క్లాస్ పరీక్షల కోసం ఉంటాయి ఐటెమ్ బ్యాంకులు ఒక ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయుల బృందం చేత సృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి కొన్ని సందర్భాల్లో కోర్సు అధిక సంఖ్యలో విద్యార్థులకు అందించబడుతుంది 6 లేదా 7 లేదా 10 విభాగాలు కావచ్చు 6 7 8 అధ్యాపకులు ఒకే కోర్సును బోధిస్తున్నారు వారిలో ఒకరు కోర్సు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు ఐటమ్ బ్యాంక్ను ఉపాధ్యాయుల బృందం నిర్వహించవచ్చు SEE కోసం ఐటెమ్ బ్యాంకులు టైర్ 2 సంస్థ కోసం విశ్వవిద్యాలయ స్థాయిలో సృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి టైర్ 1 సంస్థ కోసం అన్ని సంక్షిప్త మరియు నిర్మాణాత్మక అంచనా సాధనాల కోసం ఐటెమ్ బ్యాంకులు ఇన్స్టిట్యూట్ స్థాయిలోనే ఒక ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయుల బృందం సృష్టించబడతాయి మరియు నిర్వహిస్తాయి టైర్ 1 సంస్థలో CIE మాత్రమే కాదు SEE ఇన్స్టిట్యూట్ స్థాయిలో నిర్వహించబడుతుంది క్విజ్లు అసైన్మెంట్లు క్లాస్ టెస్ట్లు మరియు సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషన్స్ వంటి కొన్ని అసెస్మెంట్ సాధనాల కోసం ఐటెమ్ బ్యాంకుల వైపు చూద్దాం ఇది ప్రతినిధి మాత్రమే అన్ని సంస్థలకు మంచినిచ్చే ఈ పనులన్నింటినీ చేసే అల్గోరిథమిక్ మార్గం వంటిది ఏదీ లేదు అంచనా ప్రక్రియ ఇన్స్టిట్యూట్ నుండి ఇన్స్టిట్యూట్ వరకు మరియు కోర్సు నుండి కోర్సు వరకు మరియు బోధకుడు నుండి బోధకుడి వరకు చాలా తేడా ఉంటుందని మాకు తెలుసు ఒక చొక్కా సరిపోతే అన్నీ చొక్కాలు సరిపోతాయని ఖచ్చితంగా కాదు ఇది చట్టబద్ధం చేయవలసిన విషయం అని చెప్పడానికి కాదు ఇది నాణ్యమైన ఐటెమ్ బ్యాంక్ను సృష్టించే మార్గాలు ఏమిటి మరియు వివిధ రకాల మదింపు సాధనాల కోసం ఐటెమ్ బ్యాంక్ను సృష్టించే ప్రక్రియ గురించి ఇన్స్టిట్యూట్ ఎలా వెళ్ళగలదో సూచిక మాత్రమే క్విజ్ల గుర్తుంచడం లేదా అర్థం చేసుకోనె విధానం లో ఉంటాయి అప్లై స్థాయి ఉండవని ఇది తిరస్కరించడం కాదు అప్లై స్థాయిలో ప్రశ్నను కంపోజ్ చేయడం సాధ్యమే కాని ఇది తక్కువ ప్రజాదరణ పొందింది స్థాయిని గుర్తుంచుకోవడానికి లేదా అర్థం చేసుకోవడానికి సంబంధించిన క్విజ్ ప్రశ్నలు చాలాసార్లు ఉపయోగించబడతాయి క్విజ్ అంశాలు బహుళ ఎంపిక ప్రశ్నలు లేదా బహుళ ఎంపిక ప్రశ్నలకు చెందినవి కావచ్చు ఖాళీలను పూరించండి లేదా ప్రతిస్పందనలను ర్యాంక్ చేయండి లేదా కింది వాటికి సరిపోలవచ్చు కొన్నిసార్లు చాలా చిన్న సమాధానాలు ఒకే రకమైన సమాధానాలు కూడా సాధ్యమే ప్రధానంగా ఇవి క్విజ్లలో ఎదురయ్యే ప్రశ్నల రకం అన్ని క్విజ్ అంశాలు అభ్యాస నిర్వహణ వ్యవస్థలు అందించే విధంగా స్వయంచాలకంగా అంచనా వేయగల వర్గాలకు చెందినవి అయితే క్విజ్లను చాలా సౌకర్యవంతంగా నిర్వహించవచ్చు మరియు ఎవాల్యూయేట్ చేయవచ్చు ప్రధానంగా మేము బహుళ ఎంపిక ప్రశ్నలను ఎంచుకుంటే ఇచ్చిన పదాల నుండి ఖాళీలను పూరించండి ప్రతిస్పందనలను ర్యాంక్ చేయండి లేదా కింది వాటికి సరిపోలండి అభ్యాస నిర్వహణ వ్యవస్థ ప్రతిస్పందనలను స్వయంచాలకంగా అంచనా వేస్తుంది ఈ సందర్భంలో బోధకుడు క్విజ్ నిర్వహించిన తర్వాత ఎటువంటి ఆలస్యం లేకుండా తరగతి గదిలో ఫలితాలను చర్చించవచ్చు ఇది నిర్మాణాత్మక అంచనా యొక్క ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది క్విజ్ నిర్వహించవచ్చు ఫలితాలను పట్టిక చేయవచ్చు మరియు వాటిని చాలా తక్కువ సమయంలో తరగతి గదిలో చర్చించవచ్చు కాబట్టి క్విజ్ల కోసం ఐటెమ్ బ్యాంక్ కలిగి ఉండటంలో ఖచ్చితమైన ప్రయోజనం ఉంది క్విజ్ల కోసం మేము మొదట ఐటెమ్ బ్యాంక్లో ఎన్ని అంశాలను సృష్టిస్తాము కఠినమైన మరియు వేగవంతమైన నియమం లేదు ఇది బోధకుడు లేదా ఐటెమ్ బ్యాంక్కు బాధ్యత వహించే బోధకుల సమూహం యొక్క సబ్జెక్టివ్ జడ్జిమెంట్ మేము డిపార్ట్మెంట్ లేదా ఇన్స్టిట్యూట్ యొక్క విధానాన్ని కలిగి ఉండవచ్చు కానీ ప్రతినిధి పద్ధతిలో కనీసం ప్రారంభ ఐటమ్ బ్యాంక్ కనీసం అంచనా పరికరానికి అవసరమైన వస్తువుల కంటే ఐదు రెట్లు ఎక్కువ వస్తువులను కలిగి ఉండాలని మేము అనుకుంటే మనకు ఏదైనా లభిస్తుంది ఇలా ఐదవ సంఖ్య గురించి మాయాజాలం లేదు ఇది నాలుగు సార్లు కావచ్చు ఇది ఆరు సార్లు కావచ్చు అదే కోర్సును బోధించే అధ్యాపకుల సమూహం ఉంటే మేము ఒక ఐటెమ్ బ్యాంక్ను సృష్టించగలుగుతాము దీనిలో వస్తువుల సంఖ్య అవసరమైన సంఖ్య కంటే పది రెట్లు ఎక్కువ అన్ని రకాల వైవిధ్యాలు సాధ్యమే చర్చను నిర్దిష్టంగా చేయడానికి మేము ఒక ప్రారంభ ఐటెమ్ బ్యాంకును సృష్టిధామ్ అని అనుకుందాం దీనిలో వస్తువుల సంఖ్య అవసరమైన వస్తువుల సంఖ్య కంటే ఐదు రెట్లు ఎక్కువ ఒక సెమిస్టర్లో మనకు ఐదు క్విజ్లు ఉన్నాయని మరియు ప్రతి క్విజ్లో ఐదు ప్రశ్నలు ఉన్నాయని అనుకుంటే అంటే క్విజ్ల కోసం మాకు పూర్తిగా 25 ప్రశ్నలు లేదా 25 అంశాలు అవసరం అప్పుడు 125 రెట్లు అయిదు రెట్లు ఉంటుంది అందువల్ల ప్రారంభ దశలో క్విజ్ల కోసం ఐటెమ్ బ్యాంక్లో సుమారు 125 వస్తువులను కలిగి ఉండాలి తరువాత ఐటెమ్ బ్యాంకులు పరిమాణంలో పెరుగుతాయి కానీ అవసరమైన సంఖ్యకు కనీసం ఐదు రెట్లు మేము ఒక ఐటెమ్ బ్యాంక్ను సృష్టిస్తే అసలు అసెస్మెంట్ పరికరాన్ని సెట్ చేయడంలో మాకు సహేతుకమైన ఎంపిక ఉంటుంది ప్రశ్న క్విజ్ ఐటెమ్ బ్యాంక్లోని అంశాలు క్లాస్ సెషన్ సంఖ్యకు అనులోమానుపాతంలో అన్ని CO లకు పంపిణీ చేయబడతాయి ఇక్కడ మళ్ళీ ఒక నిర్దిష్ట సందర్భంలో CIE నిర్వహించే క్విజ్లు అన్ని CO లను కవర్ చేయకపోవచ్చు ఒక నిర్దిష్ట సందర్భంలో ఒక బోధకుడు CO ల యొక్క ఉపసమితిని మాత్రమే కవర్ చేయడానికి క్విజ్లను రూపొందించవచ్చు కానీ మరొక సందర్భంలో బోధకుడు CO ల యొక్క వేరే ఉపసమితిని కవర్ చేయాలనుకోవచ్చు కాబట్టి ఐటెమ్ బ్యాంక్లో మన దగ్గర అన్ని COలను కప్పి ఉంచే వస్తువులు ఉండాలి తద్వారా ఆ ఐటమ్ బ్యాంక్ నుండి COలకు సంబంధించిన వస్తువులను ఒక నిర్దిష్ట సందర్భంలో ప్లాన్ చేయగలుగుతాము కాబట్టి క్విజ్ ఐటెమ్ బ్యాంక్లోని వస్తువులు అన్ని COలపై పంపిణీ చేయబడతాయి మరియు సంఖ్యలు ఈ CO లకు కేటాయించిన తరగతి గది సెషన్ల సంఖ్యపై ఆధారపడి ఉంటాయి లేదా అది సాధ్యమైతే అది ఇంకా పెద్ద సంఖ్యలో ఉంటుంది ఒక LMS యొక్క సాధనాలను ఉపయోగించి అంశాలను రూపొందించినట్లయితే అదే LMS సహాయంతో క్విజ్లను తక్షణమే నిర్వహించి అంచనా వేయవచ్చు వాస్తవానికి క్విజ్ను ఐటెమ్ బ్యాంక్ నుంచి LMS కూర్చవచ్చు మేము కొన్ని ప్రమాణాలను ఇవ్వగలము మరియు యాదృచ్ఛికంగా నమూనా ప్రకారం LMS స్వయంచాలకంగా క్విజ్ పరికరాన్ని సృష్టించగలదు మరియు అది సమయాన్ని తగ్గిస్తుంది స్వయంచాలకంగా సృష్టించబడిన క్విజ్ను బోధకుడు మరింత సమీక్షించవచ్చు మరియు అవసరమైతే మార్పులు చేయవచ్చు మొత్తం ప్రక్రియ చాలా యాంత్రికమని చెప్పేది ఏమీ లేదు బోధకుడి స్వేచ్ఛ ఎప్పుడూ రాజీపడదు మరియు స్వయంచాలకంగా ఉత్పత్తి చేయబడిన పరికరాన్ని సవరించడానికి బోధకుడికి అన్ని స్వేచ్ఛ ఉంది క్విజ్ల కోసం ఐటెమ్ బ్యాంకులు వ్యక్తిగత ఉపాధ్యాయులు లేదా ఇన్స్టిట్యూట్లో ఒకే కోర్సును అందించే ఉపాధ్యాయుల బృందం సృష్టించాయి మరియు నిర్వహిస్తాయి కాబట్టి ప్రాథమికంగా ఇది CIE కోసం కాబట్టి క్విజ్ల కోసం ఐటెమ్ బ్యాంకులు వ్యక్తిగత ఉపాధ్యాయులచే సృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి అసైన్మెంట్ల కోసం ఐటమ్ బ్యాంకులు అసైన్మెంట్లు సాధారణంగా తరగతి గది వెలుపల విద్యార్థులు తమ సొంతంగా పనిచేయాలని ఉపాధ్యాయుడు ఆశించేది ప్రాథమికంగా ఇంటి రకమైన పనులను తీసుకోండి అసైన్మెంట్ ప్రశ్నలకు ప్రతిస్పందించడానికి సాధారణంగా అంతర్లీన భావనలు మరియు విధానాలను అర్థం చేసుకోవడంలో విద్యార్థుల నుండి గణనీయమైన సమయం అవసరం ఎందుకంటే చాలా సార్లు అసైన్మెంట్లలో అడిగే ప్రశ్నలు అధిక అభిజ్ఞా స్థాయిలలో ఉంటాయి అసైన్మెంట్లు మూడు అంశాలను కలిగి ఉంటాయి కొన్నిసార్లు రెండు లేదా ఒకటి మాత్రమే ఉంటాయి కొన్నిసార్లు ఇది అప్లై అభిజ్ఞా స్థాయికి చెందినవి నాలుగు ఉంటాయి కొన్ని సందర్భాల్లో తప్పుగా నిర్వచించబడిన సమస్యలు మరియు ఉన్నత స్థాయికి చెందిన అంశాలను విశ్లేషించడం మూల్యాంకనం చేయడం మరియు వర్గాలను సృష్టించడం వంటివి అసైన్మెంట్ గా ఇవ్వవచ్చు ఎందుకంటే మనం ఇంతకుముందు చూసినట్లుగా తరగతి పరీక్షల వంటి పరిమిత సమయ మదింపులలో ఈ అభిజ్ఞా స్థాయిలో విశ్లేషించడం మూల్యాంకనం చేయడం మరియు సృష్టించడం చాలా కష్టం ఈ స్థాయిలో వస్తువులను కలిగి ఉండటం చాలా కష్టం కాబట్టి వాటిని అసైన్మెంట్లలో చేర్చవచ్చు సందర్భాన్ని బట్టి కొన్ని పనులలో తక్కువ స్థాయికి చెందిన అంశాలు ఉండవచ్చు అవి అభిజ్ఞా స్థాయిలను అర్థం చేసుకోవడం లేదా గుర్తుంచుకోవడం వంటివి కూడా కలిగి ఉంటాయి అయినప్పటికీ ఇది కొంత తక్కువ సాధారణం సూత్రప్రాయంగా నిర్దిష్ట CO గురించి బాగా అర్థం చేసుకోవడానికి విద్యార్థులు ఈ అంశాల ద్వారా కూడా వెళ్ళవలసి ఉంటుందని బోధకుడు భావిస్తే తక్కువ స్థాయిలను కలిగి ఉన్న ఒక నియామకాన్ని కలిగి ఉండటం సాధ్యమే అసైన్మెంట్ల కోసం ఐటెమ్ బ్యాంక్ మళ్లీ సూచించే విధంగా ఉంది సగటున ఉంటే ఒక అసైన్మెంట్లో మూడు అంశాలు ఉన్నాయి మరియు ఒక సెమిస్టర్లో మూడు అసైన్మెంట్లు ఇస్తే అంటే మనకు 45 అంశాలు సంబంధిత అభిజ్ఞా స్థాయిలో కోర్సు యొక్క అన్ని CO లను పరిష్కరించడానికి అంశాలను రూపొందించాలి ఒక నిర్దిష్ట నియామకం అన్ని CO లను కవర్ చేయకపోవచ్చు వాస్తవానికి కోర్సు డెలివరీ యొక్క ఒక నిర్దిష్ట సందర్భంలో కలిసి తీసుకున్న అన్ని అసైన్మెంట్లు కూడా అన్ని CO లను కవర్ చేయకపోవచ్చు ఐటెమ్ బ్యాంక్ అన్ని CO లను కవర్ చేయడానికి రూపొందించబడాలి తద్వారా ఎంచుకున్న CO లు మరియు వాటి అభిజ్ఞా స్థాయిలను ఉపయోగించి ఒక నియామకాన్ని రూపొందించడానికి బోధకుడికి స్వేచ్ఛ ఉంటుంది తరగతి పరీక్షల కోసం మేము ఐటెమ్ బ్యాంకులను ఎలా సృష్టించగలం అన్ని పరీక్షలు టైర్ 1 మరియు టైర్ 2 సంస్థలలో కోర్సు యొక్క ఉపాధ్యాయునిచే రూపొందించబడ్డాయి నిర్వహించబడతాయి మరియు మూల్యాంకనం చేయబడతాయి ఒక నిర్దిష్ట కోర్సును ఎక్కువ సంఖ్యలో అధ్యాపకులు బహుళ విభాగాలకు అందిస్తుంటే సాధారణంగా అన్ని విభాగాలలో పరీక్షలు ఏకరీతిగా ఉండేలా చూసే కోర్సు సమన్వయకర్త ఉంటారు కాబట్టి పరీక్షల బాధ్యత సంబంధిత అధ్యాపకులతో పాటు కోర్సు సమన్వయకర్తగా ఉంటుందని మేము చెప్పగలం సాధారణంగా అంతర్గత పరీక్షల వ్యవధి 60 నిమిషాలు అయితే 90 నిమిషాల పరీక్షను కలిగి ఉండటం సాధ్యమే పరీక్షలు సాధారణంగా 15 మార్కులు లేదా 20 మార్కులు లేదా 30 మార్కులకు రూపకల్పన చేయబడతాయి అప్పుడప్పుడు 50 మార్కులకు కూడా కానీ అప్పుడు CIE సాధనలను లెక్కించడంలో పరీక్షలకు ఇచ్చిన వాస్తవ బరువును బట్టి అవి తగిన విధంగా స్కేల్ చేయబడతాయి పరీక్షకు ఇచ్చిన శాతం వెయిటేజీల ప్రకారం attainments గుర్తించబడతాయి ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది ఎందుకంటే 15 20 లేదా 30 మార్కులతో అసెస్మెంట్ ఇన్స్ట్రుమెంట్ రూపకల్పన మరింత సౌకర్యవంతంగా ఉంటుంది పరీక్ష ద్వారా పరిష్కరించబడిన CO లు పరీక్ష యొక్క షెడ్యూల్ సమయంపై ఆధారపడి ఉంటాయి పరీక్షల్లో CO లను బోధకుడు ఎలా కవర్ చేయాలనుకుంటున్నాడో అది అంచనా ప్రణాళికలో భాగం వాస్తవానికి పరీక్షలు నిర్వహించే విధానంలో గణనీయమైన వ్యత్యాసం ఉంది పరీక్ష అంచనా నమూనాకు ఉదాహరణ రెండు పరీక్షలు ఉన్నాయి పరీక్ష 1 మరియు పరీక్ష 2 మరియు పరీక్ష 1 మూడు CO లను వర్తిస్తుంది CO1 CO2 CO3 మరియు పరీక్ష 2 రెండు CO లను వర్తిస్తాయి CO4 మరియు CO5 దయచేసి CO6 పరీక్షల్లో ఉండదు CO యొక్క అభిజ్ఞా స్థాయిలు కూడా పట్టికలో ఇవ్వబడ్డాయి దాని ఆధారంగా పరీక్ష 1 లో CO1 కు అనుగుణంగా మనకు 5 మార్కుల విలువైన ప్రశ్నలు ఉన్నాయి CO2 5 మార్కులకు అనుగుణంగా CO3 5 మార్కులకు అనుగుణంగా ఉంటాయి అంటే ఈ సందర్భంలో పరీక్ష 15 మార్కులకు ఉంటుంది అప్పుడు CO4 కు అనుగుణంగా మనకు టెస్ట్ 2 లో 7 మార్కులు మరియు CO5 కి అనుగుణంగా 8 మార్కులు ఉన్నాయి ఇవన్నీ బోధకుడు నిర్ణయించే అసెస్మెంట్ సరళిలో భాగం మార్కులు తమను తాము ఉపవిభజన చేశాయి పరీక్ష 1 లో CO1 5 మార్కులు గుర్తుంచుకునే స్థాయిలో 2 మార్కులు అర్థం చేసుకునే స్థాయిలో 3 మార్కులు ఉన్నాయి CO2 కోసం అన్ని 5 మార్కులు అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నాయి మరియు CO3 కొరకు అన్ని 5 మార్కులు అప్లై చేసే స్థాయిలో ఉన్నాయి CO4 అర్థం చేసుకునే స్థాయిలో 2 మార్కులు Understand స్థాయిలో 5 మార్కులు CO5 అర్థం చేసుకునే స్థాయిలో 2 మార్కులు మరియు Understand స్థాయిలో 6 మార్కులు నమూనాను బోధకుడు నిర్ణయిస్తారు ఈ మార్కుల పంపిణీని మనం చూడాలి ప్రతి CO మరియు అభిజ్ఞా స్థాయితో అనుబంధించబడిన ఈ మార్కులు గురువు నిర్ణయించిన విధంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వస్తువులపై పంపిణీ చేయబడతాయి ఉదాహరణకు CO1 కోసం గుర్తుంచుకునే స్థాయి నుండి మాకు 2 మార్కులు అవసరం ఈ 2 మార్కులను మనం ఎలా పొందగలం మాకు రెండు ప్రశ్నలు రెండు అంశాలు ఉన్నాయని మేము నిర్ణయించుకోవచ్చు ఒక్కొక్కటి గుర్తు కాబట్టి పట్టికలో మీరు CO1 కు అనుగుణంగా ఉండి స్థాయిని గుర్తుంచుకుంటే 2 మార్కులు వాస్తవానికి 1 మార్కులో రెండు ప్రశ్నలతో కూడి ఉంటాయి ఇది ఖచ్చితంగా బోధకుడి స్వేచ్ఛ మరియు హక్కు కానీ బోధకుడు ఈ ముందస్తుగా నిర్ణయించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా CO1 స్థాయి 3 మార్కులను అర్థం చేసుకోండి అవి రెండు ప్రశ్నలతో కూడి ఉంటాయి ఒక ప్రశ్నకు 2 మార్కులు మరో ప్రశ్నలకు 1 మార్కులు ఉంటాయి ఐటెమ్ బ్యాంక్ నుండి సరైన వస్తువులను తీసుకోవడానికి ఇది అవసరం మేము అర్థం చేసుకునే స్థాయిలో CO1 కోసం ఒక ప్రశ్నను కంపోజ్ చేస్తుంటే మేము 2 మార్కుల విలువైన ఒక వస్తువును మరియు 1 మార్క్ విలువైన మరొక వస్తువును ఎంచుకోవాలి ఇది మనం తీసుకోవలసిన నిర్ణయం CO CL మరియు మార్కుల ప్రకారం అంశం పంపిణీ చేయవలసి ఉంది ఇది ఒక సాధనానికి ఒక LMS కు ఎలక్ట్రానిక్గా అందించగలిగితే అప్పుడు అంచనా పరికరం స్వయంచాలకంగా కూడా ఉత్పత్తి అవుతుంది CO2 కోసం అర్థం చేసుకునే స్థాయిలో 5 మార్కులు ఉండాలి మరియు ఈ 5 మార్కులు రెండు అంశాల నుండి తయారు చేయబడతాయి 3 మార్కులు కి ఒక అంశం 2 మార్కులకు మరొక అంశం అదేవిధంగా మీరు మిగతా అన్ని విషయాలను పరిశీలించవచ్చు ఉదాహరణకు వర్తించే స్థాయిలో CO5 కోసం మనకు రెండు అంశాలతో కూడిన 6 మార్కులు ఉండాలి ఒక అంశం 3 మార్కులు మరియు మరొక అంశం 3 మార్కులు అంటే CO5 మేము 3 మార్కులు ప్రతి రెండు అంశాలను అవసరం మీరు 5 రెట్లు ఎక్కువ ఐటెమ్ బ్యాంక్ను సృష్టించాలనుకుంటే మాకు 3 మార్కుల 10 అంశాలు అవసరం మేము మార్కులను అసెస్మెంట్ ఐటెమ్లుగా విభజించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా CO4 కోసం మీరు చూస్తే మాకు 3 మార్కుల ఒక అంశం కావాలి మరియు మీరు ఐదు రెట్లు ఎక్కువ ఐటెమ్ బ్యాంక్ను సృష్టించాలనుకుంటే మేము CO4 కు అనుగుణంగా 5 మార్కుల 5 అంశాలను సృష్టించాలి అదేవిధంగా మేము ఐటెమ్ బ్యాంక్ యొక్క అవసరాలను తీర్చగలము మరియు అది ఆ పరీక్ష కోసం ఐటెమ్ బ్యాంక్ యొక్క నిర్మాణం అవుతుంది గుర్తుంచుకునే స్థాయిలో CO1 కోసం మాకు 10 1 మార్క్ ప్రశ్నలు అవసరం అదేవిధంగా మిగతా అన్ని సిఐల కోసం ఎలాంటి ఐటమ్ బ్యాంక్ సృష్టించాలి ఉదాహరణకు CO5 కోసం మనకు 3 మార్కులలో రెండు అంశాలు అవసరమని చూశాము కాబట్టి ఐదు రెట్లు 10 CO5 కి అనుగుణమైన 3 మార్కులలో ప్రతి ఒక్కటి వర్తించే స్థాయిలో 10 అంశాలను కలిగి ఉన్న ఒక ఐటెమ్ బ్యాంక్ను మనం సృష్టించాలి ఇది పరీక్షల కోసం ఐటెమ్ బ్యాంక్ నిర్మాణం గురించి సుమారు ఆలోచనను ఇస్తుంది అనుసరించాల్సిన కఠినమైన నియమం వంటిది ఏదీ లేదు 10 కి బదులుగా మేము 15 ను సృష్టించగలము అది 20 కావచ్చు ఐటెమ్ బ్యాంక్ను సమర్థవంతంగా ఉపయోగించుకోవటానికి కనీసం ఐటెమ్ బ్యాంక్లోని వస్తువుల సంఖ్య ఉండాలి మేము గణనీయమైన ప్రయత్నం చేస్తున్నట్లు అనిపించినప్పటికీ ఇవి ఒక్కసారి మాత్రమే చేయబడతాయి మరియు ఉపయోగాలు చాలా ఉంటాయి ఉపాధ్యాయుడు ప్రతి దశలో ఎంపికలు చేస్తాడు ఎంపికలు కోర్సు యొక్క అవగాహన కంటెంట్ విషయం లేదా బోధన విద్యార్థుల అభిజ్ఞా సామర్థ్యాలు సందర్భం మరియు అనేక ఇతర సందర్భోచిత కారకాలపై ఆధారపడి ఉంటాయి ఐటెమ్ బ్యాంక్ నిర్మాణం గురించి బిరుసు లేదు ఉపాధ్యాయుడికి పూర్తి స్వేచ్ఛ ఉంది మరియు ఇది చేయవలసిన విధానాన్ని ఇది సూచిస్తుంది ఖచ్చితంగా ఒక నిర్మాణం అన్ని కోర్సులకు వర్తించదు అన్ని సంస్థలకు కాదు ఐటెమ్ బ్యాంకుల సృష్టిలో బోధకుడికి గణనీయమైన స్వేచ్ఛ మరియు బాధ్యత ఉంది ఇవన్నీ ఐటమ్ బ్యాంక్ యొక్క సూచిక లక్షణాలు SEE కోసం ఐటమ్ బ్యాంక్ SEE చాలా నిర్మాణాత్మకంగా ఉంటుంది ఎందుకంటే సాధారణంగా ఇది ఇన్స్టిట్యూట్స్లో ఉంటుంది SEE యొక్క రెండు ప్రసిద్ధ నిర్మాణాలు ముందు చర్చించబడ్డాయి ప్రతి ప్రశ్నకు ఒకే సంఖ్యలో మార్కులు ఉంటాయి ఒక సందర్భంలో వారు 20 చొప్పున మరొక సందర్భంలో వారు 16 మంది ఉన్నారు పేపర్ సెట్టింగ్ ప్రాథమికంగా టైర్ 2 ఇన్స్టిట్యూట్స్ కోసం విశ్వవిద్యాలయ స్థాయిలో జరుగుతుంది మరియు పేపర్ సెట్టర్ ఐటెమ్ బ్యాంక్ను ఉపయోగించుకోవాలి మరియు మూడు లేదా నాలుగు వస్తువులపై 20 మార్కులను పంపిణీ చేసే ఎంపిక ఆమెకు ఉంది మొదటి ప్రశ్నకు a b c d మరియు ఈ నాలుగు ఉపవిభాగాలలో మార్కుల పంపిణీ వరకు నాలుగు ఉపభాగాలు ఉండవచ్చు అనే అర్థంలో ఉపవిభాగం ఉండవచ్చు ఉపాధ్యాయునికి స్వేచ్ఛ ఉంది కొన్ని సంస్థలకు వీటికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి టైర్ 1 సంస్థ ఉపాధ్యాయుడు దీన్ని చేయాలి ఇక్కడ నమూనా నిర్మాణంలో ఇచ్చిన విధంగా ఐదు రెట్లు ఎక్కువ వస్తువులతో ఐటెమ్ బ్యాంకుల రూపకల్పన చేయవచ్చు ఇక్కడ మొదటి ప్రశ్న వాస్తవానికి రెండు CO లను కలిగి ఉంది CO1 మరియు CO2 రెండూ మొదటి ప్రశ్నలో CO3 రెండవ ప్రశ్నలో మూడవ ప్రశ్నలో CO4 నాల్గవ ప్రశ్నలో CO5 ఐదవ ప్రశ్నలో CO6 ఉన్నాయి పూర్తిగా ఐదు ప్రశ్నలు ఉన్నాయి మొదటి ప్రశ్న రెండు CO లను కలిగి ఉంటుంది మిగిలిన ప్రశ్నలు ఒక్కొక్కటి ఒక CO ని కవర్ చేస్తాయి మరియు ఎంపిక అంతర్గతంగా ఉంటుంది CO1 కు అనుగుణంగా మేము అర్థం చేసుకునే స్థాయిలో 6 మార్కులు మరొక ప్రశ్న 4 మార్కులు అర్థం చేసుకోవాలనుకుంటున్నాము CO1 అర్థం చేసుకునే స్థాయిలో ఉంది మరియు అది రెండు అంశాలను ఉపయోగించి అంచనా వేయబడుతుంది రెండూ అర్థం చేసుకునే స్థాయిలో 6 మార్కులకు ఒకటి 4 మార్కుల వద్ద మరొకటి అదేవిధంగా దీనికి ప్రత్యామ్నాయం అర్థం స్థాయిలో 6 మార్కులు మరియు అర్థం చేసుకునే స్థాయిలో 4 మార్కులు కూడా ఉన్నాయి మాకు రెండు అంశాలు అవసరం 6 యొక్క ఒక అంశం 4 మార్కుల మరొక అంశం అదేవిధంగా రెండవ ప్రశ్న మూడవ ప్రశ్న నాల్గవ ప్రశ్న ఐదవ ప్రశ్న మీరు చూడవచ్చు ఉదాహరణకు వర్తించే స్థాయిలో ఉన్న CO6 మేము పూర్తిగా 20 మార్కులు కలిగి ఉన్నాము 4 అర్థం స్థాయిలో ఒక ప్రశ్న దరఖాస్తు స్థాయిలో 8 మార్కుల్లో రెండు ఈ విధంగా SEE ఇన్స్ట్రుమెంట్ స్ట్రక్చర్ నిర్ణయించబడుతుంది మరియు ఇది ఐటెమ్ బ్యాంక్లో మనకు ఎన్ని వస్తువులు ఉండాలో సూచిస్తుంది దాని ఆధారంగా మేము ఒక ఐటెమ్ బ్యాంక్ను సృష్టించవచ్చు ఐటెమ్ బ్యాంకుల నిర్వహణ చాలా ముఖ్యంగా అన్ని అంశాలు భాష కోసం సమీక్షించాల్సిన అవసరం ఉంది భాష ఎప్పుడూ చెడ్డది లేదా ఏకరీతిగా మంచిది కాదు భాష సరైనదని నిర్ధారించుకోవడం అవసరం వస్తువులలో అస్పష్టతలు సాంకేతిక ఖచ్చితత్వం మరియు సగటు విద్యార్థికి అవసరమైన సమయం లేదు సమీక్షా విధానం కలిగి ఉండటం చాలా అవసరం అన్ని అంశాలను సంబంధిత CO లు అభిజ్ఞా స్థాయిలు మార్కులతో ట్యాగ్ చేయాలి మరియు మీరు వాటిని కష్టం స్థాయిలతో ట్యాగ్ చేయగలిగితే అది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది అప్పుడు మేము ఎంపికకు సంబంధించిన ప్రశ్నలు రెండూ ఒకే కష్టం స్థాయిలో ఉన్నాయని నిర్ధారించుకోవచ్చు మనకు ఒక ప్రశ్న ఉంటే అది ఒక 'లేదా' మరియు మరొక ప్రశ్న ఉంటే రెండూ ఒకే CO కి చెందినవి రెండూ ఒకే కష్టం స్థాయిలో ఉన్నాయని మేము నిర్ధారించగలము అప్పుడు ఎంపికకు మరింత అర్థం ఉంటుంది ఐటెమ్ బ్యాంకులు తగిన విధంగా రూపకల్పన చేయాలి కాబట్టి మీరు ఏ అభ్యాస నిర్వహణ వ్యవస్థను ఉపయోగించకపోయినా మీరు దీన్ని మానవీయంగా ఉపయోగిస్తుంటే ఇది సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి ఐటెమ్ బ్యాంక్ మాన్యువల్ వాడకంతో పాటు ఎలక్ట్రానిక్ వాడకానికి అనుకూలంగా ఉండాలి ఐటెమ్ బ్యాంక్ను డైనమిక్గా ఉంచడం చాలా ముఖ్యం ప్రతి సంవత్సరం లేదా ప్రతి సెమిస్టర్ లేదా ప్రతి 2 సంవత్సరాలకు ఇన్స్టిట్యూట్ యొక్క సౌలభ్యాన్ని బట్టి సుమారు 10 శాతం వస్తువులను ఐటమ్ బ్యాంక్ నుండి తొలగించి ఆర్కైవ్ చేయవచ్చు ఆర్కైవ్ చేసిన వస్తువులను కొన్ని సంవత్సరాల తరువాత తిరిగి తీసుకురావచ్చు ప్రాథమికంగా అవి విసిరివేయబడవు అప్పుడు 10 శాతం కొత్త వస్తువులు కలుపుతారు ఆ విధంగా ఐటెమ్ బ్యాంక్ డైనమిక్ అవుతుంది మరియు కొంత కాలానికి అనేక రకాల వస్తువులు అందుబాటులో ఉండాలి మనకు తగినంత ఐటెమ్ బ్యాంక్ ఉంటే అవసరమైన ప్రశ్నల కంటే 50 రెట్లు చెప్పండి అప్పుడు ఐటెమ్ బ్యాంక్ యొక్క ప్రతినిధుల విభాగం విద్యార్థులకు కూడా కనిపిస్తుంది విద్యార్థులు ఎలాంటి వస్తువులను ఆశించవచ్చనే దానిపై వారికి ఒక ఆలోచన వస్తుంది మరియు ఇది వారి అభ్యాస కార్యకలాపాలను ప్లాన్ చేయడంలో విద్యార్థులకు సహాయపడుతుంది ఇది జరగడానికి మన దగ్గర ఐటెమ్ బ్యాంక్ ఉండాలి అది సహేతుకంగా పెద్దది కానీ కొంత కాలానికి ఖచ్చితంగా ఐటమ్ బ్యాంక్ పరిమాణంలో పెరుగుతుంది మనకు తగినంత ఐటెమ్ బ్యాంక్ ఉన్న తర్వాత దాని యొక్క ప్రతినిధి విభాగాన్ని విద్యార్థులకు బహిర్గతం చేయవచ్చు ఐటెమ్ బ్యాంకులను కలిగి ఉండటం మరొక ప్రయోజనం సెషన్ ప్రారంభంలో నేను చెప్పినట్లుగా మారుతున్న అభిప్రాయాలు ఉన్నాయి ఇంతకుముందు వాస్తవానికి ఐటెమ్ బ్యాంకులను చాలా మంది బోధకులు అసంతృప్తితో చూశారు ఇది విద్యార్థుల అభ్యాస నాణ్యతను తగ్గిస్తుందని వారు విశ్వసించారు అవి ఆమోదయోగ్యం కాదు కానీ ఇప్పుడు ఉపాధ్యాయులు మరియు విద్యా నిర్వాహకులు బాగా నిర్వహించబడుతున్న ఐటెమ్ బ్యాంకుల ఉపయోగం చూడటం ప్రారంభించారు ఇది ఇప్పుడు మరింత ఆమోదయోగ్యమైనది మరియు ఐటెమ్ బ్యాంక్ సృష్టి ఎల్లప్పుడూ సమూహ ప్రయత్నంగా ఉండాలి మరియు విశ్వవిద్యాలయ స్థాయిలో మంచి మరియు పెద్ద ఐటమ్ బ్యాంక్ను సృష్టించడానికి చాలా ఎక్కువ కృషి అవసరం గణనీయమైన సమన్వయం కానీ ప్రయోజనాలు చాలా ఉన్నాయి సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషన్ సాధన కూడా మంచి నాణ్యతతో సంవత్సరాలుగా ఏకరీతిగా ఉంటుంది ఐటెమ్ బ్యాంకుల నిర్వహణ కోసం సాఫ్ట్వేర్ సాధనాలను ఉపయోగించడం మరియు మంచి నాణ్యత అంచనా సాధనాలను రూపొందించడం అధ్యాపకులపై సంస్థపై విశ్వవిద్యాలయంలో పరీక్షా విభాగాలపై భారాన్ని తగ్గిస్తుంది ప్రయోజనాలు చాలా ఉన్నాయి అసెస్మెంట్ ప్యాట్రన్స్ సాధనాల నిర్మాణం ఐటమ్ బ్యాంకులు అవన్నీ నేను చెప్పినట్లు సూచిస్తాయి కోర్సుల వాస్తవ స్వభావం ఉపాధ్యాయుల అభిప్రాయాలు అవన్నీ ఇన్స్టిట్యూట్ కోర్సులు అంతటా మారుతూ ఉంటాయి వీటిలో దేనికీ శాసన లక్షణం లేదు అవి సూచించదగినవి కావు ప్రతి సంస్థ అంచనా కోసం దాని స్వంత సాధారణ నిర్మాణాలను రూపొందించాలి చాలా ముఖ్యమైనది ఏమిటంటే అసెస్మెంట్ రూపకల్పన కోసం కొంత ప్రక్రియను కలిగి ఉండటం వ్యాయామం మీ స్వంత making ఊహాత్మకంగా తయారుచేసే మీ కోర్సు కోసం క్విజ్లు అసైన్మెంట్లు పరీక్ష మరియు చూడండి కోసం ఐటమ్ బ్యాంకుల కోసం నిర్మాణాలను రూపొందించండి ఈ వ్యాయామాల ఫలితాలను tale iisctagmail com లో పంచుకున్నందుకు ధన్యవాదాలు దీనితో మేము డిజైన్ దశను పూర్తి చేసాము తదుపరి యూనిట్లో అభివృద్ధి దశ యొక్క ఉప ప్రక్రియలను అర్థం చేసుకోవచ్చు మేము మళ్ళీ కలుస్తాము ధన్యవాదాలు